కాబట్టిమనం ఎక్కడ ఉన్నాం అది పూర్తి చేశాము అనుకుంటా కనుక ఇది అర్ధమైన్దనుకుంటా Vac వచ్చి దేనికి సమానం అంటే V కోణం అనగా మీరు 180 డిగ్రీలు Vca కు వ్యతిరేకంగా తీసుకోండి మరియు అది Vac ఈ కోణం వచ్చి 30 డిగ్రీలు ఇప్పుడే నేను ఈ కోణం 30 డిగ్రీలు ఉంటుంది అని చూపించా మరియు అది లైన్ టు లైన్ వోల్టేజ్ కనుక ఈ లైన్ వచ్చి Vac లైన్ టు లైన్ వోల్టేజ్ మరియు అది Van తో మైనస్ 30 డిగ్రీలు వెనుకబడి ఉంది ఈ అన్ని విషయాలు మనకు తెలుసు మరియు లైన్ అనేది అన్ ట్రాన్స్పోజ్డ్ అనగా అది ఛార్జ్డ్ ఛార్జ్ యొక్క వ్యక్తీకరణ సంక్లిష్టంగా మారుతుంది కనుక ఇప్పుడు సమీకరణం 5 ను మళ్లీ వర్తింప చేయండి అందుకు మీరు వెనక్కి వెళ్లి సమీకరణం 5 ను చూడండి మరియు లైన్ వోల్టేజ్ కోసం వర్తింప చేయండి అదే Vab కాబట్టి Vab 12π0తరువాత సమీకరణం 5 ను ఉపయోగించండి ఇది ఇంతకు ముందే సాధించాం అందుకని నేను మళ్లీ మళ్లీ చెప్పడం లేదు కేవలం దానిని వర్తింప చేయండి కేవలం మీరు ఆ పరిస్థితిని చూడండి ఈ విషయాన్ని చూడండి అనగా ఈ కాన్ఫిగరేషన్ చూడండి మరియు దానిని వర్తింప చేయండి కనుక అది Vab 12π0qaln Dr qbln rdqcln D2D V∟300 ఇదే సమీకరణం 1 సరేనా ఎందువలన అంటే Vab V∟300కాబట్టి అందువలన మనం దానిని V∟300గా రాస్తాము అనగా ఈ వ్యక్తీకరణ వచ్చి దేనికి సమానం అంటే V∟300డిగ్రీలు ఇది సమీకరణం 1 అదే విధముగాVac ఎందువలన అంటే మనకు Vac కావాలి కాబట్టి ఎందుకంటే Vab Vac 3 Van కనుక Vac 12π0qaln 2Dr qbln DD అంటే దాని అర్థం ఏమిటంటే ఈ పదం అనేది రద్దు అయిపోతుంది ఎందుకంటే ఈ కండక్టర్ను మీరు పిలువబడిన Vac అనగా a నుంచి c కు పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి కనుక ఇది ఎంత వస్తుంది అంటే lnqbఎప్పుడైతే మీరు ఈ qbని పరిగణలోకి తీసుకుంటారో ఈ qbవచ్చి మీ కండక్టర్ bఈ వైపు వచ్చి Dఈ వైపు కూడా D కాబట్టి అది ఎంత వస్తుంది అంటే qbln DDఅనగా ln 1అవుతుంది కావున ఈ పదం అనేది రద్దు అయిపోతుంది ఎందువలన అంటే అది సున్నా కాబట్టి కాబట్టి వ్యక్తీకరణలో ఎక్కడా కూడా నేను ఏమి పెట్టడం లేదు అది 0కానీ ఈ సున్నా ని తీసుకుందాం మరియు తదనుగుణంగా మనం అంచనా వేస్తాం ప్లస్ qcln r2D వచ్చి V∟ 300 డిగ్రీ లకు సమానంఇక్కడ Vac V∟ 300డిగ్రీలు అనగా దాని అర్థం ఏమిటంటే Vac V∟ 300డిగ్రీలు సరేనా ఇప్పుడే దాని గురించి మనం చర్చించాము కనుక ఇది సమీకరణం 2 ఇప్పుడు qaqbqc0 ఎందుకంటే అది సమతుల్య వ్యవస్థ కాబట్టి అందువలన qb qaqc ఇది సమీకరణం 3 కావున సమీకరణం 1 మరియు సమీకరణం 3 నుంచి qbవచ్చి దేనికి సమానం అంటే బ్రాకెట్ qaqc మీరు ఇక్కడ ప్రత్యామ్నాయం చేయండి మీరు qb qaqcప్రత్యామ్నాయం చేయండి మరియు సరళీకృతం చేయండి మీరు అలా చేసినట్లయితే మీకు ఏమి వస్తుంది అంటే 2qaln Drqcln D2r2π0V∟ 30డిగ్రీలు ఈ 2π0ని క్రాస్ గుణకారం చేసినట్లయితే అది 2π0V∟ 30డిగ్రీలు ఇది సమీకరణం 4 అదేవిధంగా తరువాతది పరిష్కరిస్తాం అంటే ఈ వ్యక్తీకరణ వచ్చి యథార్థముగా qa మరియు qcపదాలలో ఉంది ఈ వ్యక్తీకరణ ఈ సమీకరణం రెండు కూడా qa మరియు qcఫంక్షన్ గా ఉన్నాయి ఎందువలనంటే ఈ పదం 0 కాబట్టి ఎందుకంటే మీరు సమీకరణం 2 మరియు సమీకరణం 4 ను పరిష్కరించారు కాబట్టి అందువలన మీరు సమీకరణం 2 మరియు సమీకరణం 4లను పరిష్కరించినట్లయితే అనగా మన ఆసక్తి qa కనుగొనడం అదేవిధంగా qcదీనిని కూడా మీరు సాధించవచ్చుకానీ మన ఆసక్తి వచ్చి చార్జ్ ను కనుగొనడం ఇది యదార్థంగా వచ్చి కులూంబ్ పర్ మీటర్ కనుక దీనిని మీరు qa కి సాధించినట్లయితే అది వచ్చి qa 2π0 ln rd ∟300 ln D2r ∟ 300 2Drln rD ln 2Dr ln r2D కులూంబ్ పర్ మీటర్ కనుక ఈ వ్యక్తీకరణ సంక్లిష్టమైనది ఎందుకంటే ఇక్కడ మీకు కోణం 30 డిగ్రీలు ఉంది అనగా కోణం వచ్చి 30 డిగ్రీలు ఉంది సరేనా ఎందువలన అంటే లైన్ అనేది అన్ ట్రాన్స్పోజ్డ్ కాబట్టి కనుక ఫేజ్ a యొక్క చార్జింగ్ కరెంటు వచ్చి Ia qa∟90డిగ్రీలు అనగా 2π0qa∟ 90 డిగ్రీలు ఎందుకంటే కరెంట్ అనేది ఫేజ్ a యొక్క చార్జింగ్ కరెంటు అందువలన నేను ఫేజ్ a యొక్క చార్జింగ్ కరెంటు పెట్టాను కనుక Ia బదులు నేను చార్జింగ్ కరెంట్ అనగా Ica పెట్టవచ్చు ఫేజ్ a యొక్క చార్జింగ్ కరెంటుqa∟90డిగ్రీలు యదార్ధంగా q అనేది CV కి సమానం కాబట్టి నేరుగా మీరు ఏమి రాయవచ్చు అంటే qa∟90 డిగ్రీలుచార్జింగ్ కరెంట్ అనేది లీడింగ్ మరియు ఈ qa వ్యక్తీకరణ ఇక్కడ పెట్టకుండా ప్రత్యామ్నాయం చేస్తే అదే మీ ఛార్జింగ్ కరెంట్ ఆంపియర్ వ్యక్తీకరణ కాబట్టి ఒకవేళ లైన్ అనేది అన్ ట్రాన్స్పోజ్డ్ అయితే ఛార్జ్ అనేది యదార్ధంగా కులూంబ్ పర్ మీటర్ అనేది సంక్లిష్ట పరిమాణం కనుక ఇదే మీరు పిలవబడిన వ్యక్తీకరణ కాబట్టి చాలా కష్టం కాదు మీరు కొంచెం అర్థం చేసుకోవాలి మరియు ఈ విషయాలన్నీ మేము వివరించడానికి ప్రయత్నించాము కాబట్టి తదుపరి ఇంకో ఉదాహరణ ఇదే మీరు కనుగొనాల్సిన కండక్టర్ల కింది అమరికను కలిగి ఉన్న సింగిల్ ఫేజ్ లైన్ యొక్క లైన్ టు లైన్ కెపాసిటెన్స్ ఒక సర్క్యూట్లో 0 2 సెంటీమీటర్ వ్యాసం కలిగిన 3 వైర్లు ఉంటాయి మరియు ఇంకొక సర్క్యూట్లో 0 4 సెంటీమీటర్ వ్యాసం కలిగిన 2 వైర్లు ఉన్నాయి సరేనా ఈ ఉదాహరణ తర్వాత మనం కెపాసిటెన్స్ ను ఆపేద్దాం కనుక ఇది కెపాసిటెన్స్ కు చివరి ఉదాహరణ కాబట్టి ఇది ఇండక్టెన్స్ కి సంబంధించినది ఇది మనం సాధించాం ఈ మిశ్రమ కండక్టర్ X లో మూడు కండక్టర్లు ఉన్నాయి మరియు m3 ఇక్కడ n2ఎందువలన అంటే రెండు కండక్టర్లు ఉన్నాయి కాబట్టి అందువలన మొదట మీరు Deq కనుగొనండి అనగా పరస్పర దూరాలు అన్నింటిని కనుక మూడు కండక్టర్లు రెండు ఇక్కడ ఉన్నాయి కాబట్టి 3 x 2 mn వచ్చి 6 కు సమానం నేను ఏమి రాశాను అంటే పవర్ 1 అప్ ఆన్ mn కావున Daa1 Dab1 Dba1 Dbb1 Dca1 Dcb1 కాబట్టి ఇక్కడ విషయాలన్నీ కూడా దూరాలు కనుక నేను అన్నీ మీకు చూపించాను నాలుగు మీటర్లు ఇచ్చేశారుఇది 6 మీటర్లు ఇది కూడా ఇచ్చేశారుఈ నాలుగు మీటర్లు ఇచ్చారు కనుక మిగిలిన దూరాలను మీరు సులభంగా లెక్కించవచ్చు నేను వాటిని నేరుగా రాశాను కానీ వీటిని మీరు సులభంగా సాధించవచ్చు కనుక అది 6 7 11 7 11 6 10 7 1116 కావున అది 7 162 మీటర్లు అవుతుంది అదేవిధంగా rx అనగా x సమూహం అన్ని వ్యాససార్ధాలు అనగా మీ వ్యాసాలు సమంగా ఉంటాయి దీనికి 0 కావున వ్యాసార్థం వచ్చి 0 2 బై 2 అది 0 001 మీటర్లు అదేవిధంగా ఈ సమూహం యొక్క వ్యాసార్థం అనగా వ్యాసం వచ్చి 0 4 సెంటీమీటర్లు కాబట్టి ry వచ్చి దేనికి సమానం అంటే 0 4 బై 2 అనగా 0 2 సెంటీమీటర్లు అనగా 0 002 మీటర్లు అవునా అందువలన మీ స్వంత ఆసక్తి తో ఈ సమూహానికి స్వీయ GMD 1 ద్వారా కనుగొనండి అందువలన Dsx Daa Dab Dac Dba Dbb Dbc Dca Dcb Dcc Daa Dbb మరియు Dcc వచ్చి యదార్ధంగా దేనికి సమానం అంటే rx కు మరియు అన్ని 9 అవకాశాలు వచ్చి 3 ఇన్ టూ 3 కనుక టు ది పవర్ ఒకటి అప్ ఆన్ 9 కాబట్టి మీరు సులభంగా మీ Dsx ను లెక్కించవచ్చు కనుక అది 0 001 q ఇన్ టూ 0 4 టు ద పవర్ 4 ఇన్ టూ 8 స్క్వేర్ టు ద పవర్ 1 బై 9 294 మీటర్లు అవునా అదేవిధంగా Dsy అనేది దేనికి సమానం అంటే da1a1 da1b112ఏది వచ్చినా అది 0 0894 మీటర్లు కనుక ఇప్పుడు మళ్లీ సమీకరణం 7 ను వర్తింప చేయండిమనం ఏదైతే సాధించామో దానిని వర్తింపజేయoడి మరియు Cxy 0 ln DeqDsxDsy ఫరాడ్ పర్ మీటర్ కావున ఈ అన్ని విలువలను Deq Dsx Dsy లకు ప్రత్యామ్న్యాయం చేయండి మీకు ఏమి వస్తుంది అంటే Cxy 0 00734 మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ కాబట్టి దీనితో మన ట్రాన్స్మిషన్ లైన్ యొక్క కెపాసిటెన్స్ ను లెక్కించడం అయిపోయింది కానీ ఎప్పుడైతే మనం త్రీ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పని తీరు లేదా లక్షణం కి వచ్చినప్పుడు ఆ సమయంలో మళ్లీ మనం ఛార్జింగ్ కెపాసిటెన్స్ మరియు దాని ప్రభావం ను చూస్తాము అది తదుపరిది ఇప్పుడు అయితే కెపాసిటెన్స్ అయిపోయింది తరువాత వచ్చి పవర్ సిస్టంమీ పర్ యూనిట్ సిస్టం మొదలవుతుంది కనుక పవర్ సిస్టం కాంపోనెంట్ మరియు పర్ యూనిట్ సిస్టం కాబట్టి ఇక్కడ మీరు పవర్ సిస్టమ్ నెట్వర్క్ కోసం రేఖాచిత్రాన్ని గీస్తున్నప్పుడు మీరు చూశారు కనుక పవర్ సిస్టం కాంపోనెంట్ మరియు పర్ యూనిట్ సిస్టం అనగా ప్రాథమికంగా వచ్చి మనం సింగిల్ లైన్ రేఖాచిత్రం ని చేస్తాము ఇది త్రీ ఫేజ్ వ్యవస్థ అయినప్పటికీ మనం తీసుకుంటున్నాం ఎందువలన అంటే త్రీ ఫేజ్ వ్యవస్థ అనేది సమతుల్య వ్యవస్థ కాబట్టి కాబట్టి అందువల్ల దానిని సింగిల్ లైన్ రేఖాచిత్రం గా చూపించబడుతుంది ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి ఒకవేళ వ్యవస్థ అనేది అసమతుల్యంగా ఉంటే మీరు కండక్టర్ ల మధ్య మరియు కండక్టర్ న్యూట్రల్ మధ్య మ్యూచువల్ కప్లింగ్ ను పరిగణలోకి తీసుకోవాలి నా ఉద్దేశం ఏమిటంటే నేను ఎలా చేస్తాను అంటే దశల మధ్య మీ ఫేజ్ కండక్టర్లు మరియు ఫేజ్ నుంచి న్యూట్రల్ కండక్టర్లు ఉంటాయి ఒకవేళ వ్యవస్థ అనేది అసమతుల్యంగా ఉంటే మీరు మ్యూచువల్ ఇండక్టెన్స్ ను పరిగణలోకి తీసుకోవాలి ప్రత్యేకంగా ట్రాన్స్మిషన్ లైన్ కు అందులో ప్రతి ఫేజ్ కూడా సమానమైన శక్తిని మోస్తాయి అది సమతుల్య వ్యవస్థ కాబట్టి ఓల్టేజ్ అనేది కూడా సమతుల్యంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే మీరు పంపిణీ వ్యవస్థ అనగా 11 kv వ్యవస్థ కి వస్తారో మన దేశంలో ఎక్కువగా ఇది 11 kv వ్యవస్థ కాబట్టి మీ పంపిణీ వ్యవస్థ విషయంలో లోడ్ లు అన్నీ కూడా అసమతుల్యంగా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అవి అసమతుల్యంగా ఉంటాయి మరియు ఆ విషయంలో మీరు మ్యూచువల్ ఇండక్టెన్సెస్ పరిగణలోకి తీసుకోవాలి ఆ సందర్భంలో వాటిని సింగిల్ లైన్ రేఖా చిత్రంతో చూపించ బడదు అన్ని త్రీ ఫేజ్ లను పరిగణలోకి తీసుకోవాలి కనుక పవర్ సిస్టం కాంపోనెంట్స్ ట్రాన్స్మిషన్ సిస్టం కు మనం ఈ సింగిల్ లైన్ రేఖాచిత్రం తీసుకుంటాం దానిని తర్వాత చూద్దాం కనుక పవర్ సిస్టం యొక్క సంక్లిష్ట సర్క్యూట్ రేఖాచిత్రం కాబట్టి త్రీ ఫేజ్ అన్నింటికీ సంక్లిష్టమైనది ఎందుకంటే మీ దగ్గర a b cమూడు ఫేజ్ లు మరియు వివిధ భాగాలు అనగా సింక్రోనస్ జనరేటర్తరువాత ట్రాన్స్ఫార్మర్సర్క్యూట్ బ్రేకర్లు లాంటివి ఉన్నాయి ఇవే కాక ఇతర పరికరాలు అనగా షంట్ కెపాసిటర్లు రియాక్టర్లు లేక ఫాక్ట్స్ పరికరాలు ఉన్నాయి మరియు ఆ తర్వాత అనేక పరికరాలు ఉన్నాయి ఇవన్నీ మీరు కలిపి చూస్తే అది చాలా సంక్లిష్టమైనది గా ఉంటుంది కాబట్టి సాధారణ చిహ్నాలను ఉపయోగించి పవర్ సిస్టం ను సూచించడం చాలా ఆచరణాత్మకమైనది ప్రతి భాగం కూడా సింగిల్ లైన్ చిత్రం తో కూడి ఉంటుంది కాబట్టి ప్రస్తుత కరెంట్ వోల్టేజ్ పవర్ మరియు ఇంపెడెన్స్ వంటి విభిన్న భౌతిక పరిమాణాలు వ్యక్తీకరించబడే విధంగా పవర్ సిస్టమ్ ఇంజనీర్లు పర్ యూనిట్ వ్యవస్థను రూపొందించారు అది ఎలా రూపొందించారు అంటే దశాంశ భిన్నం లేదా బేస్ పరిమాణాల గుణకం లాగా సరేనా కాబట్టి ఈ వ్యవస్థలో వేర్వేరు వోల్టేజ్ స్థాయిలు అదృశ్యమవుతాయి మీరు ఎప్పుడైతే పర్ యూనిట్ వ్యవస్థకి వెళ్తారో అది అంతా కూడా మీకు పరిమాణం లాగా ఉంటుంది కాబట్టి మీకు డైమెన్షన్ లేని పరిమాణాలు ఇవ్వబడతాయి కాబట్టి వోల్టేజ్ స్థాయి అదృశ్యమవుతుంది సింక్రోనస్ జనరేటర్లు ట్రాన్స్ఫార్మర్లు మరియు లైన్లతో కూడిన పవర్ నెట్వర్క్ సాధారణ ఇంపెడెన్స్లకు తగ్గిస్తుంది కాబట్టి పవర్ యూనిట్ వ్యవస్థ యొక్క ప్రధాన ప్రయోజనం ఇది మీరు పవర్ యూనిట్ వ్యవస్థలో ప్రతిదీ మార్చిన తర్వాత విషయాలు సులభంగా ఉంటాయిదానికి ముందు మీరు పర్ యూనిట్ వ్యవస్థ ని ఒక బేస్ నుంచి ఇంకొక దానికి ఎలా మార్చాలో సులభంగా అర్థం చేసుకోవాలి కాబట్టి కొన్నిసార్లు విద్యార్థులు వారు పర్ యూనిట్ వ్యవస్థ కోసం కొన్ని వెర్రి తప్పులు చేస్తారు కాబట్టి దాన్ని ఎలా చేయవచ్చో చూద్దాం మొదటి విషయం ఇలా ప్రారంభిద్దాం సింగిల్ ఫేజ్ అనేది సమతుల్య 3 ఫేజ్ వ్యవస్థ యొక్క ప్రాతినిధ్యాన్ని సూచిస్తుంది ఒకవేళ ఉదాహరణకు ఇది 3 ఫేజ్ సరఫరా వ్యవస్థ అనుకోండి కనుక సాధారణమైన విషయం కాబట్టి ఇది మీ సింక్రోనస్ జనరేటర్ అని అనుకోండి ఉదాహరణకు ఇది ఫేజ్ aఇది ఫేజ్ b మరియు ఇది ఫేజ్ c ఓల్టేజ్ లు మరియు ఇంపెడెన్స్ లు వచ్చి Zg Zg గా ఇవ్వబడ్డాయి Zg Zg అనగా జనరేటర్ సింక్రోనస్ జనరేటర్ ఇంపెడెన్స్ లు అని అర్థం ఇది స్టార్ లో కనెక్ట్ చేయబడిన 3 ఫేజ్ లోడ్ మరియు దీని యొక్క ఇంపెడెన్స్ లు ZL ZL ZL ఇది సమతుల్య వ్యవస్థ కనుక అది న్యూట్రల్ టు న్యూట్రల్ గా కనెక్ట్ చేయబడింది కానీ అది సమతుల్య వ్యవస్థ కావడం వల్ల ఏ కరెంటు కూడా న్యూట్రల్ ద్వారా ప్రవహించడం లేదు అందువలన ఇక్కడ నుంచి ఇక్కడకు ఈ న్యూట్రల్ ఇంపెడెన్స్ Zn వల్ల ఏ ప్రభావం లేదు అలా ఎప్పటి దాకా అంటే అది సమతుల్య వ్యవస్థ గా ఉండే వరకు కానీ వాస్తవానికి ఏది కూడా ఆదర్శంగా ఉండదు కనుక అది పూర్తిగా సమతుల్య వ్యవస్థ గా ఉండదు కానీ అది సమతుల్య వ్యవస్థ గా పిలవబడుతుంది అనగా ఈ విషయంలో అది సమతుల్య త్రీ ఫేజ్అన్ని ఫేజ్ లు అనగా ఫేజ్ aఫేజ్ b మరియు ఫేజ్ c లు అన్ని కూడా సమానమైన శక్తిని కలిగి ఉంటాయి అనగా సమానమైన కరెంటును కూడా కలిగి ఉంటాయి దాని అర్థం ఏమిటి అంటే త్రీ ఫేజ్ లు అన్నింటిని తీసుకొనే బదులుగా ఒక ఫేజ్ ను పరిగణనలోకి తీసుకోవచ్చు కనుక ఒక ఫేజ్ ను గీయడం జరిగింది ఎందుకంటే న్యూట్రల్ అనేది ఏ కరెంట్ ని కూడా మోయడం లేదు అందువల్ల అది 0 కావున Zn ప్రభావం ఉండదు ఆ విషయంలో మీ Zఆ Ea అనగా ఫేజ్ a ఓల్టేజ్ Zg అనేవి ఉంటాయి మరియు ఇది వచ్చి ZLచివరికి మీరు పిలిచే మీ ఫేజ్ a యొక్క వ్యక్తీకరణ యొక్క సమానమైన సర్క్యూట్ రేఖాచిత్రం దీని అర్థం ఏమిటి అంటే త్రీ ఫేజ్ బదులుగా సింగిల్ ఫేజ్ లో చూపించవచ్చు ఎల్ వర్తింప చేసినట్లయితే మీ Ea అనేది ప్రాథమికంగా Zg ZL Ia కు సమానంఅనగా Ea Zg Ia Zg ZL Ia సరేనా కాబట్టి ఇది ఫిగర్ 1 యొక్క సమతుల్య త్రీ ఫేజ్ నెట్వర్క్ యొక్క సింగిల్ ఫేజ్ ప్రాతినిధ్యం అంటే ఇది సర్క్యూట్ సిద్ధాంతం నుండి త్రీ ఫేజ్ సర్క్యూట్ విశ్లేషణ నుండి కూడా మీరు ఈ రకమైన రేఖాచిత్రాన్ని అధ్యయనం చేసి ఉంటారు అంటే అది చిత్రం 1 నేను అంతా మీకు వివరించాను కాబట్టి ఈ చిత్రం 1 మరియు ఇది చిత్రం 2 చిత్రం 1 అనేది సాధారణ సమతుల్య త్రీ ఫేజ్ నెట్వర్క్ను చూపిస్తుందిఆ నెట్వర్క్ అనేది సమతుల్యంగా ఉంది కాబట్టి నేను చెప్పినట్టు న్యూట్రల్ ఇంపెడెన్స్ Zn అనేది నెట్వర్క్ ప్రవర్తనను ప్రభావితం చేయదు అందువలన సూచన ఫేజ్ a అనగా చిత్రం 2 ని మనం ఎలా రాయవచ్చు అంటే Ea Zg ZL Ia ఇది సమీకరణం 1 కాబట్టి ఇది కొత్త అంశం కనుక మళ్ళీ సమీకరణం ఒకటి మరియు చిత్రం రెండు నుంచి ప్రారంభించినట్లయితే ఇది సమాంతరమైన సింగిల్ ఫేజ్ ఇస్తుంది కనుక చిత్రం రెండు అనేది చిత్రం 1 యొక్క సమతుల్య త్రీ ఫేజ్ నెట్వర్క్కు సమాన దశవ్యవస్థ అనేది సమతుల్యంగా ఉంటే ఇతర ఫేజ్ ల లో వోల్టేజ్ మరియు కరెంట్ కు సమానమైన పరిమాణం ఉంటుంది కానీ ఫేజ్ బదిలీ వచ్చి 120 డిగ్రీలు ఇది మీకు తెలుసు ఒకవేళ ఒకటి ని గాని సూచనగా తీసుకుంటే తర్వాత ఇంకొకటి వచ్చి 120 మైనస్ 120 మరియు మైనస్ 140240 సరేనా పరిమాణం తేడా ఒకే విధంగా ఉంటుంది ఆ ఫేజ్ వ్యత్యాసం భిన్నంగా ఉంటుంది ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ విషయానికొద్దాం ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ చాలా విషయాలు మీరు అర్థం చేసుకోవాలి మీ విషయ పరిజ్ఞానానికి సంబంధించినంతవరకు విషయాలు చాలా సరళీకృతం చేయబడినవి మీ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ విషయానికొస్తే త్రీ ఫేజ్ శక్తి త్రీ ఫేజ్ యూనిట్ ద్వారా మార్చబడుతుంది ముఖ్యంగా అధిక వోల్టేజ్ అదనపు హై వోల్టేజ్ వ్యవస్థ కోసం ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ చాలా ఎక్కువ అలాంటప్పుడు మీరు 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను రూపొందించడానికి ప్రయత్నిస్తే అది వాస్తవానికి భారీ పరిమాణము ఆక్రమిస్తుంది మరియు ఇన్సులేషన్ సమస్య ఉంటుంది అందువల్ల వారు తీసుకునేది త్రీ ఫేజ్ కాదు కాదు క్షమించండిమూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను సరేనా మరియు ఆ తర్వాత అది త్రీ ఫేజ్లలో కనెక్ట్ చేయబడతాయి ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇన్సులేషన్ క్లియరెన్సులురెండవ విషయం ఏమిటంటే మీ రవాణామీరు ఒకే యూనిట్లో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్గా డిజైన్ చేస్తే దాని పరిమాణం ఎక్కువగా ఉంటుంది మరియు దానిని మోయడం కష్టం అవుతుంది అనగా షిప్పింగ్ సమస్య లేదా రవాణా సమస్య అందువల్ల ఒక పెద్ద పవర్ ట్రాన్స్ఫార్మర్ తీసుకునే బదులు మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు తీసుకుంటారు మరియు వాటిని మూడు సింగిల్ ఫేజ్ ల లో కలుపుతారు అప్పుడు అది త్రీ ఫేజ్ కు సమానం అవుతుందిఇలా కలపడం వల్ల ఈ ప్రయోజనం మనకు చేకూరుతుంది మీ వద్ద 3 సింగిల్ ఫేజ్ లు ఉన్నట్టయితే అందులో ఒక ఫేజ్ అనేది సమస్య వచ్చినట్లయితే మీరు మిగిలిన రెండు ఫేజ్ లను నడపవచ్చు కానీ అది తగ్గించబడాలి మరియు రేటింగ్ సుమారుగా 57 7అది 13అనగా 58 మెషింగ్ కోర్సుల కోసం ఇక్కడ విషయాలు లేవు కానీ దానిని V కనెక్షన్ అంటారు కానీ ఈ సందర్భంలో సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ అనేది స్టార్ లేదా డెల్టా లో ఉంటుంది కనుక నాలుగు కలయికలు అక్కడ ఉంటాయి ఇది వచ్చి స్టార్ స్టార్ ఈ సమావేశం నేను అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్ నుండి తీసుకున్నాను కానీ మీరు ఏ విధంగానైనా తీసుకోవచ్చు కానీ తదనుగుణంగా మీరు దీనిని అనుసరించాలి అనగా స్టార్ స్టార్ కనెక్షన్ స్టార్ స్టార్ న్యూట్రల్ అందుబాటులో ఉంది డెల్టా డెల్టా కు న్యూట్రల్ అనేది అందుబాటులో ఉండదు మరియు డెల్టా డెల్టా విషయంలో మీకు లైన్ వోల్టేజ్ మరియు ఫేజ్ వోల్టేజ్ సమానమని తెలుసుఅదే స్టార్ స్టార్ విషయంలో లైన్ ఓల్టేజ్ అనేది ఫేజ్ వోల్టేజ్ కి 3రెట్లు ఎక్కువగా ఉంటుంది మరియు స్టార్ డెల్టా డెల్టా స్టార్ కనుక అన్నీ కలిపి నాలుగు కలయికలు ఉన్నాయి కానీ ఎక్కువగా మీరు ఈ రెండింటిని ఉపయోగిస్తారు కనుక ఇది బొమ్మ నమూనా తరువాత మనం ప్రతి వైండింగ్ ను తీసుకుంటాం మరియు ఇతర విషయాలు మనకి తర్వాత తెలుస్తాయి కానీ ఇక్కడ చూసినట్లయితే ఇవి స్టార్ స్టార్ డెల్టా డెల్టా స్టార్ డెల్టా డెల్టా స్టార్ ఇవి మనకు ట్రాన్స్ఫార్మర్ కి ఉన్న నాలుగు కలయికలు ఇప్పుడు త్రీ ఫేజ్ శక్తి త్రీ ఫేజ్ యూనిట్ ద్వారా మార్చబడుతుంది అయినప్పటికీ పెద్ద అదనపు అధిక వోల్టేజ్ యూనిట్ వచ్చి ఇన్సులేషన్ క్లియరెన్సులుకు మరియు షిప్పింగ్ పరిమితులకు త్రీ ఫేజ్ అమరికలో అనుసంధానించబడిన 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క బ్యాంక్ అవసరం కావచ్చు అనగా 3 సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ లను త్రీ ఫేజ్ లో కలపబడుతుంది రవాణా సులభం అవుతుందని అనుకుందాం తయారీదారు ఈ మూడింటిని ఎక్కడో తయారు చేస్తాడు మరియు మీరు కొన్ని వేల కిలోమీటర్లు వేరే ప్రదేశానికి తీసుకువెళుతున్నారని అనుకుందాం కాబట్టి త్రీ ఫేజ్ కోసం ట్రాన్స్ఫార్మర్ తయారు చేయబడితే ఒకే యూనిట్ తీసుకెళ్లడం చాలా కష్టం ఎందువలన అంటే దాని పరిమాణం పెద్దదిగా ఉంటుంది కాబట్టి కానీ మీరు సింగిల్ ఫేజ్ తయారుచేసి దాన్ని కలిపితే రవాణా సులభం అవుతుంది కాబట్టి ప్రాధమిక మరియు ద్వితీయ వైండింగ్లను స్టార్ లేదా డెల్టాలో అనుసంధానించవచ్చు ఈ కాన్ఫిగరేషన్ అనేది నేను మీకు చూపించిన 4 కనెక్షన్ల కలయికలో చేయండిస్టార్ స్టార్ డెల్టా డెల్టా స్టార్ డెల్టా డెల్టా స్టార్ మీ చిత్రం 3 ద్వారా చూపబడినట్లుగా ఈ కలయికలన్నింటినీ నేను మీకు చూపించాను ఇప్పుడు స్టార్ స్టార్ తగిన ఇన్సులేషన్ యొక్క ప్రయోజనాలను అందిస్తుంది మరియు మీ ఇన్సులేషన్ ఖర్చు అంతేకాక గ్రౌండింగ్ ప్రయోజనాల కోసం న్యూట్రల్ ఉంటుంది దాని తగ్గిన ఇన్సులేషన్ ఖర్చులు అంటే స్టార్ స్టార్ కోసం మీ A నుంచి n B నుంచి n లేక C నుంచి n అనగా మీ ప్రతి వైండింగ్ రూపకల్పన వచ్చి ఆ ఫేజ్ ఓల్టేజ్ ని ఆకట్టుకుంటుంది ఇక్కడ ఓల్టేజ్ అనగా లైన్ టు లైన్ ఓల్టేజ్ కాదు అది లైన్ టు న్యూట్రల్ ఓల్టేజ్ అందువలన ఇన్సులేషన్ ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ స్టార్ కనెక్షన్కు గ్రౌండింగ్ అవకాశముంది అయినప్పటికీ మీ సమస్య మూడవ హార్మోనిక్స్ మరియు అసమతుల్య ఆపరేషన్తో ముడిపడి ఉన్నందున ఈ కనెక్షన్ చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది కానీ స్టార్ స్టార్ కనెక్షన్ కోసం మూడవ హార్మోనిక్ కరెంట్ సర్క్యులేషన్ కోసం మార్గం లేదు మరియు ఆ సమతుల్య ఆపరేషన్ కోసం కూడా కాబట్టి ఆ విషయంలో స్టార్ స్టార్ కనెక్షన్ అనేది తక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి దీని అర్థం స్టార్ స్టార్ కనెక్షన్ ఉంటుంది కానీ మీ అధిక వోల్టేజ్ అనగా మీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కు ఎక్కువ ఉపయోగంలో లేదు ఇప్పుడు మనం దీనిని చదువుతున్నప్పటికీమీ అవగాహన కోసం చెబుతున్నాను మూడవ సెట్ మూసివేసే హార్మోనిక్స్ తొలగించడానికి మూడవ సెట్ వైండింగ్ గా పిలువబడిన టెరిషిరి వైండింగ్ డెల్టాలో కనెక్ట్ చేయబడుతుంది మరియు సాధారణంగా మూడవ హార్మోనిక్ కరెంట్ యొక్క మార్గాన్ని అందించడానికి కోర్ మీద అమర్చబడుతుంది దీనినే త్రీ వైన్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు కాబట్టి మనం ఇక్కడ 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లను అధ్యయనం చేయనప్పటికీ ప్రయోగశాలలో మీలో చాలామంది ఈ 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లపై ప్రయోగాలు చేసి ఉండవచ్చు కాబట్టి తృతీయ వైండింగ్ రియాక్టివ్ విద్యుత్ పరిహారం కోసం మీ స్విచ్డ్ రియాక్టర్లు లేదా కెపాసిటర్లతో లోడ్ చేయవచ్చు మనం ఇక్కడ అధ్యయనం చేయనప్పటికీ ఈ తృతీయ వైండింగ్ మీ ఇన్స్టిట్యూట్లో లేదా మీ ఇంజనీరింగ్ కాలేజీలలో ఉంటుంది చాలా సందర్భాలలో ఈ 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లు మీద మీ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి ఉంటారు షార్ట్ సర్క్యూట్ మరియు ఓపెన్ సర్క్యూట్ పరీక్ష ఉపయోగించి ముఖ్యంగా 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ల పారామితులను నిర్ణయించడానికి షార్ట్ సర్క్యూట్ పరీక్ష చేస్తారు కాబట్టి ఇప్పుడు డెల్టా డెల్టా కు రండి డెల్టా డెల్టా వాస్తవానికి న్యూట్రల్ కనెక్షన్ అందించదు డెల్టా డెల్టా కు న్యూట్రల్ కనెక్షన్ ఉండదు ప్రతి ట్రాన్స్ఫార్మర్ పూర్తి లైన్ టు లైన్ వోల్టేజ్ను తట్టుకోవాలిఎందుకంటే డెల్టా డెల్టా కనెక్షన్ లో ప్రతి ఫేజ్ కు వైన్డింగ్ ఉంటుంది అది ఫేజ్ లో ఉన్న ఫుల్ వోల్టేజ్ ఎందుకంటే డెల్టా కనెక్షన్ లో లైన్ మరియు ఫేజ్ ఓల్టేజ్ లు రెండూ సమానమే మీ పూర్తి ఓల్టేజ్ వచ్చి పూర్తి లైన్ టు లైన్ ఓల్టేజ్ ను తట్టుకోవాలి అందువల్ల డెల్టా కనెక్షన్ మూడవ హార్మోనిక్ ప్రవాహాలకు ప్రవహించే మార్గాన్ని అందిస్తుంది ఈ కనెక్షన్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది మరమ్మత్తు కోసం తీసుకెళ్లవచ్చు మిగిలిన రెండు ఉంటాయి కాబట్టి డెల్టా డెల్టా లో 3 సింగిల్ ఫేజ్ యూనిట్లను 3 ఫేజ్ గా కలుపుతాం అంతేగాని అది ఒకే 3 ఫేజ్ యూనిట్ కాదు ఆ మూడు యూనిట్లలో ఒక యూనిట్ బయటకు తీసి నట్లయితే అది V కనెక్షన్ లేక ఓపెన్ డెల్టా కనెక్షన్ అవుతుంది ఆ విషయంలో రేటింగ్ అనేది తగ్గించ బడాలికానీ ఇప్పటికీ ఇది 57 7 సుమారు 58 అసలు బ్యాంకు కు సరఫరా చేయగలదు త్రీ ఫేజ్ పవర్ అనేది కనీసం రేటెడ్ విలువ లో 58 ఉండాలి మరియు దీనినే V కనెక్షన్ లేక ఓపెన్ డెల్టా కనెక్షన్ అంటారు కానీ సర్వసాధారణమైన కనెక్షన్ స్టార్ డెల్టా లేదా డెల్టా స్టార్ కానీ అసమతుల్య భారానికి సంబంధించి ఈ కనెక్షన్ మరింత స్థిరంగా ఉంటుంది మరియు స్టార్ కనెక్షన్ అనేది హై వోల్టేజ్ వైపు ఉపయోగించినట్లయితే ఇన్సులేషన్ ఖర్చు తగ్గుతుంది ఇది ప్రాథమికంగా స్టార్ డెల్టా ట్రాన్స్ఫార్మర్ కు లేక డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్లుకు ఉపయోగిస్తారు స్టార్ వైపు ప్రాథమికంగా వచ్చి హై వోల్టేజ్ వైపు ఉపయోగిస్తారు ఈ వైపు వచ్చి హై వోల్టేజ్ వైపు అనగా ఎప్పుడైతే మీరు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ను ఉపయోగిస్తారోఆ ప్రైమరీ వైపు వచ్చి హై వోల్టేజ్ మరియు ఈ వైపు వచ్చి లో ఓల్టేజ్ మరియు మనం స్టెప్ అప్ కు వెళ్దాం కనుక ఈ వైపు వచ్చి లో వోల్టేజ్ ఈ వైపు హై వోల్టేజ్ కనుక ఇది మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను కాబట్టి స్టార్ డెల్టా లేక డెల్టా స్టార్ అనేవి సర్వ సాధారణమైనవి ఎందుకంటే మీ హై వోల్టేజ్ అనేది డెల్టా వైపు ఉంటుంది ఎందుకంటే ప్రతి ఫేజ్ లో ఉండే ఓల్టేజ్ వచ్చి ఫేజ్ ఓల్టేజ్ ఇదే మనం ఉపయోగించేది కనుక ఇన్సులేషన్ ఖర్చు అనేది తక్కువ అవుతుంది కనుక ఒకవేళ 220132 kv స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నట్లయితేఈ వైపు వచ్చి హై వోల్టేజ్ వైపు మరియు ఈ వైపు లో వోల్టేజ్ ఒకవేళ మీరు ఈ వైపు ని స్టెప్ అఫ్ చేసినట్లయితే ఉదాహరణకు 33 నుంచి 220 kv కాబట్టి ఈ వైపు వచ్చి లో వోల్టేజ్ మరియు ఈ వైపు వచ్చి హై వోల్టేజ్ కాబట్టి స్టార్ డెల్టా లేక డెల్టా స్టార్ లో స్టార్ వచ్చి హై వోల్టేజ్ వైపు ఉండాలి మరియు డెల్టా వచ్చి లో వోల్టేజ్ వైపు ఉండాలి ఈ భాగం మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను అందువలన స్టెప్ డౌన్ లో సాధారణంగా స్టార్ డెల్టా కనెక్షన్ ని ఉపయోగిస్తారుఇప్పుడే నేను చెప్పాను హై వోల్టేజ్ నుంచి లో ఓల్టేజ్ గురించి మొత్తం అంతా ఇప్పుడే మీకు చెప్పాను హై వోల్టేజ్ వైపు వచ్చి న్యూట్రల్ అనేది గ్రౌండ్ చేయబడి ఉంటుంది చాలా సందర్భాలలో ఇవి మనకు అందుబాటులో ఉంటాయి ఇది ఇక్కడ స్టార్ కి చూపించ లేదుస్టార్ వైపు న్యూట్రల్ అనేది గ్రౌండ్ చేయబడుతుందికనుక ఈ వైపు కూడా గ్రౌండ్ చేయబడుతుంది అయినప్పటికీ నేను ఏ చిత్రమూ మీకు చూపించలేదు కానీ తర్వాత మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి న్యూట్రల్ అనేది గ్రౌండ్ చేయబడుతుంది మరియు మనం ఫాల్ట్ అధ్యయనం చేసినప్పుడు ఆ సమయంలో మరొక విషయం అధ్యయనం చేస్తాము కాబట్టి ఇక్కడ స్టార్ యొక్క న్యూట్రల్ వైపు గ్రౌండ్ చేయబడాలి చాలా సందర్భాలలో ఇది అవసరం అదే విధముగా డెల్టా స్టార్ కు కూడా నేను మొత్తం చెప్పాను కనెక్షన్ డెల్టా స్టార్ అనేది సాధారణంగా హై వోల్టేజ్ కి స్టెప్ అప్ చేయడానికి ఉపయోగిస్తారు ఇది కూడా నేను మీకు ఇంతకుముందు చెప్పాను దాని అర్థం ఏంటంటే స్టార్ డెల్టా లేక డెల్టా స్టార్ లో స్టార్ వైపు వచ్చి ఎప్పుడూ కూడా హై వోల్టేజ్ వైపు ఉండాలి మీరు స్టార్ డెల్టా కనెక్షన్తో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కోసం వెళితేమీరు పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కోసం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కోసం వెళితే అది డెల్టా స్టార్ అవుతుంది కాబట్టి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పర్ ఫేజ్ మోడల్ ఇప్పుడు మనం ఇక్కడ పర్ ఫేజ్ మోడల్ కోసం చూడాలి మీరు చాలా అర్థం చేసుకోవాలి కాబట్టి స్టార్ స్టార్ లేదా డెల్టా డెల్టా కనెక్షన్లో అధిక వోల్టేజ్ మరియు తక్కువ వోల్టేజ్ వైపు వోల్టేజ్ యొక్క నిష్పత్తి అధిక వోల్టేజ్ మరియు తక్కువ వోల్టేజ్ వైపు ఫేజ్ వోల్టేజ్ యొక్క నిష్పత్తికి సమానం మీరు కానీ స్టార్ స్టార్ లేక డెల్టా డెల్టా కనెక్షన్ తీసుకున్నట్లయితే మీ అంతట మీరు సులభంగా గీయవచ్చు కనుక హై వోల్టేజ్ మరియు లో వోల్టేజ్ వైపు ఉన్న లైన్ ఓల్టేజి నిష్పత్తి సమానం ఎందువలన అంటే హై వోల్టేజ్ మరియు లో వోల్టేజ్ వైపు ఉన్న ఫేజ్ ఓల్టేజ్ నిష్పత్తికి సమానం ఎందువలన అంటే స్టార్ స్టార్ లో లైన్ ఓల్టేజ్ అనేది ఫేజ్ ఓల్టేజ్ కంటే 3రెట్లు ఎక్కువ మరియు డెల్టా డెల్టా విషయంలో లైను ఓల్టేజ్ఫేజ్ ఓల్టేజ్ రెండు సమానమే కాబట్టి అందుకే హెచ్వి మరియు ఎల్వి వైపు ఫేజ్ వోల్టేజ్ నిష్పత్తి ఒకేలా ఉంటుంది మీరు ఎలక్ట్రికల్ మెషీన్ను కూడా అధ్యయనం చేసినందున మీరు దీన్ని చెయ్యవచ్చు అధిక వోల్టేజ్ మరియు తక్కువ వోల్టేజ్ వైపు సంబంధిత లైన్ వోల్టేజ్ మధ్య ఫేజ్ మార్పు లేదు స్టార్ స్టార్ కనెక్షన్ మరియు డెల్టా డెల్టా కనెక్షన్ కోసం అధిక వోల్టేజ్ వైపు మరియు తక్కువ వోల్టేజ్ వైపు సంబంధిత లైన్ వోల్టేజ్ మధ్య ఫేజ్ మార్పు లేదు చూడండి నేను ప్రైమరీ లేక సెకండరీ అని ఉపయోగించడం లేదు నేను అధిక వోల్టేజ్ మరియు తక్కువ వోల్టేజ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి స్టార్ స్టార్ లేదా డెల్టా డెల్టా కోసం ఫేజ్ మార్పు లేదు అనగా అధిక వోల్టేజ్ వైపు మరియు తక్కువ వోల్టేజ్ వైపు సంబంధిత లైన్ వోల్టేజ్ మధ్య ఏదేమైనా స్టార్ డెల్టా మరియు డెల్టా స్టార్ కనెక్షన్లు మరియు 30 డిగ్రీల ఫేజ్ మార్పుకు దారితీస్తుందిఅంటే స్టార్ డెల్టా మరియు డెల్టా స్టార్ కనెక్షన్లు ప్రాథమిక మరియు ద్వితీయ లైన్ టు లైన్ వోల్టేజ్ తో 30 డిగ్రీల ఫేజ్ మార్పుకు దారితీస్తుందినేను ఇప్పుడు ప్రాథమిక మరియు ద్వితీయ లైన్ టు లైన్ అనగా ఓల్టేజ్ కు వస్తున్నాను ఉదాహరణకు మీరు స్టార్ డెల్టా కనెక్షన్ ని తీసుకోండి చిత్రం 3 యొక్క స్టార్ డెల్టా స్కీమాటిక్ రేఖాచిత్రాన్ని పరిగణించండిఅంటే ఇప్పుడే ఈ చిత్రాన్ని మనం చూశాము ఇది స్టార్ డెల్టా కాబట్టి ఈ విషయంలో స్టార్ వైపు యదార్ధంగా వచ్చిక్యాపిటల్ A B C మరియు డెల్టా వైపు వచ్చి స్మాల్ a b c డెల్టాలో లైను మరియు ఫేజ్ వోల్టేజ్ లు ఒకటే కనుక మీరు ఫేజార్ గీసినట్లు అయితే డెల్టా వైపు వచ్చి Vab Vbc Vca 120 డిగ్రీలు వేరుగా చూపబడలేదుకానీ అది 120 డిగ్రీల బ్యాలెన్స్ నుండి అని మీకు తెలుసు మరియు స్టార్ వైపు వచ్చి VAn సూచనగా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది నా VAnతరువాత VBn మరియు ఇది VCn అన్నీ 120 డిగ్రీల దూరంలో ఉన్నాయి కాబట్టి ఇది VBn కనుక VnB కేవలం 100 180 డిగ్రీలు గా తీసుకోండి కాబట్టి వ్యతిరేకంగా తీసుకోండి కనుక ఇది VnB అనగా ఇది నా VnB అనగా V దీనిని పూర్తి చేయండి ఇది VAB ఇప్పుడు VAB వచ్చి VAB VAn VnB కాబట్టి ఇది నా VABఈ కోణం వచ్చి 30 డిగ్రీలు అంటే ఇది VAnకానీ ఈ VAB వచ్చి 30 డిగ్రీలు ఇప్పుడు ఇక్కడ నేను దీనిని తయారు చేస్తే అనగా ఇది నా VAB తరువాత దీని కోణం వచ్చి 30 డిగ్రీలు అనగా ఇది స్టార్ వైపు ఉన్న లైన్ ఓల్టేజ్ స్టార్ సైడ్ లైన్ వోల్టేజ్ 30 డిగ్రీల కోణంలో డెల్టా సైడ్ లైన్ వోల్టేజ్కు దారితీస్తుంది ఇది డెల్టా వైపు ఉన్న లైన్ టు లైన్ వోల్టేజ్ మరియు ఇది స్టార్ వైపు ఉన్న లైన్ టు లైన్ వోల్టేజ్ VAB కనుక V క్యాపిటల్ A క్యాపిటల్ B క్యాపిటల్ సరేనా కాబట్టి VAB వచ్చి Vabతో 30 డిగ్రీల ఆధిక్యంలో ఉంది అంటే స్టార్ డెల్టా లేదా డెల్టా స్టార్ కోసం 30 డిగ్రీల ఫేజ్ మార్పు ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటా ధన్యవాదాలు తిరిగి ఉపన్యాసం 16 లో కలుద్దాం